కెమికల్ ఇంజనీరింగ్లో బేసిక్ ప్రిన్సిపుల్స్ మరియు క్యాలిక్యులేషన్స్ పై భారీ ఓపెన్ ఆన్లైన్ కోర్సుకు స్వాగతం మాడ్యూల్ 9 లో మేము అన్ స్టడీ స్టేట్ ప్రాసెస్ ల బ్యాలెన్స్ గురించి చర్చిస్తున్నాము మునుపటి లెక్చర్ లో మెటీరియల్ బాలన్స్ యొక్క అన్ స్టడీ స్టేట్ ప్రాసెస్ గురించి వివరించాము మేముఅన్ స్టడీ స్టేట్ మెటీరియల్ బ్యాలెన్స్లను ఉదాహరణలతో చర్చించాము ఈ లెక్చర్ లో మునుపటి లెక్చర్ విస్తరించడానికి ప్రయత్నిస్తాము కాని అది అన్ స్టడీ స్టేట్ ఎనర్జీ బాలన్స్ తో ఉంటుంది మరియు ఈ అన్ స్టడీ స్టేట్ఎనర్జీబాలన్స్ ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము ఇప్పుడు మన మునుపటి లెక్చర్ లో ఇప్పటికే వివరించిన అన్ స్టడీ స్టేట్ ప్రాసెస్ లు ఏమిటి అన్ స్టడీ స్టేట్ ప్రక్రియ అనే పదం విత్ రెస్పెక్ట్ టు టైం తో మారుతున్న పరిమాణాలు లేదా ప్రారంభ పరిస్థితులు లేదా ఆపరేటింగ్ పరిస్థితులను సూచిస్తుంది అలాంటప్పుడు ట్రాన్సియెంట్ వంటి మరొక ముఖ్యమైన పదం ఇది అటువంటి ప్రాసెస్ లకు కూడా వర్తిస్తుంది ఈ ట్రాన్సియెంట్ ప్రాథమికంగా అన్ స్టడీ స్టేట్ ప్రాసెస్ జనరల్ అన్ స్టడీ స్టేట్ ఎనర్జీ బాలన్స్ ఈక్వెషన్ ని మనం ఎలా వ్రాయగలం అక్యుములేషన్ పదం లేని జనరల్ ఎనర్జీ బాలన్స్ ఈక్వెషన్ తెలుసు మేము ఇప్పటికే మా మునుపటి లెక్చర్ లో వివరించాము జనరల్ ఎనర్జీ బాలన్స్ ఈక్వెషన్ లో ఆ అక్యుములేషన్ పదాన్ని మేము పరిగణించినట్లయితే మీరు ఈ అన్ స్టడీ స్టేట్ ఎనర్జీ బాలన్స్ ఈక్వెషన్ యొక్క చివరి రూపాన్ని వ్రాయవచ్చు ఈ dEdt ను మీరు ఎక్కడ చూస్తారు ఇది ప్రాథమికంగా అక్యుములేషన్ ఎనర్జీ లేదా విత్ రెస్పెక్ట్ టు టైం తో కోల్పోయిన ఎనర్జీ లేదా విత్ రెస్పెక్ట్ టు టైం తో ఎనర్జీ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైం ఎనర్జీ చేంజ్ తో ప్రాసెస్ యొక్క ఎంథాల్పీ చేంజ్ లెక్కించవచ్చు ఓపెన్ సిస్టం లో ఫ్లో ఉంటే అప్పుడు కైనెటిక్ ఎనర్జీ చేంజ్ ఏమిటి మీకు అవసరమైన ప్రాసెస్ యొక్క ఎలివేషన్ ఉంటే మరియు ఫ్లో ఎలివేషన్తో ఉంటే బ్యాచ్ పొటెన్షియల్ ఎనర్జీ నుండి కొంత ఎనర్జీ చేంజ్ ఉందని మేము చెప్పగలం దీని ఆధారంగా పొటెన్షియల్ ఎనర్జీ చేంజ్ ఎంథాల్పీ చేంజ్ మరియు కైనెటిక్ ఎనర్జీ చేంజ్ యొక్క సమ్మషన్ ఉంటుంది ఈ ఎనర్జీ చేంజ్ కారణం సిస్టం కు సరఫరా చేయబడిన హీట్ ఎనర్జీ మరియు సిస్టం చేసిన వర్క్ దాని ఆధారంగా ఎంథాల్పీ కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ సిస్టంకు సరఫరా చేయబడిన హీట్ మరియు సిస్టం చేసిన వర్క్ ఆధారంగా ఎనర్జీ లో చేంజ్ ఉంటే దీని ఆధారంగా విత్ రెస్పెక్ట్ టు టైం తో ఎనర్జీ లో చేంజ్ అన్ స్టడీ స్టేట్ ఎనర్జీ బాలన్స్ గా పరిగణిస్తాము అన్ స్టడీ స్టేట్ ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వెషన్ ని ఈ ఫార్మాట్ ద్వారా వ్రాయవచ్చు క్లోజ్డ్ సిస్టమ్ లోపల ఎనర్జీ చేంజ్ రేటు ఇంటర్నల్ ఎనర్జీ యొక్క చేంజ్ రేటు కంటే ఎక్కువ కాదు క్లోస్డ్ సిస్టం లో ఫ్లో వర్క్ పొటెన్షియల్ ఎనర్జీ మరియు కైనెటిక్ ఎనర్జీ చేంజ్ లేదని మనకు తెలుసు ఫ్లో వర్క్ లేనందున ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ఆధారంగా విత్ రెస్పెక్ట్ టు టైం తో ఎనర్జీ చేంజ్ మాత్రమే ఉంటుంది ఇది తప్పనిసరిగా ఎంథాల్పీ చేంజ్ రేటుతో సమానంగా ఉంటుంది ఈ ఫ్లో వర్క్ రేటు dd అని మేము చెప్పగలం అది సున్నాకి సమానం నుండి కైనెటిక్ ఎనర్జీ మరియు పొటెన్షియల్ ఎనర్జీ పై చాలా తక్కువ అని మేము చెప్పగలం చివరగా ఈ ఎనర్జీ చేంజ్ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ పై ఆధారపడి ఉంటుందని చెప్పగలను ఫ్లో వర్క్ లేకపోతే సిస్టం పై ఎటువంటి ఫ్లో పనిచేయదని దాని ఆధారంగా ఎంథాల్పీ చేంజ్ ఉంటుందని మనం చెప్పగలం అందుకే ఎనర్జీ చేంజ్ రేటు ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ రేటుకు సమానం అని వ్రాస్తాము ఫ్లో లేని పరిస్థితి ఉంటే అది ఎంథాల్పీ చేంజ్ రేటుకు సమానం విత్ రెస్పెక్ట్ టు టైం ఎనర్జీ తో ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ఆధారంగా అన్ స్టడీ స్టేట్ ప్రాసెస్ లపై ఎనర్జీ బాలన్స్ ను వ్రాస్తే అది dUdt కు సమానం అప్పుడు ఇన్లెట్ కండిషన్ వద్ద ఎంథాల్పీ ఎలా ఉండాలి మరియు అవుట్లెట్ కండిషన్ లేదా అవుట్లెట్ స్ట్రీమ్స్ వద్ద ఎంథాల్పీ ఏమిటి సిస్టం కు హీట్ ఎనర్జీ సరఫరా ఎంత సిస్టమ్ చేత చేయబడిన షాఫ్ట్ వర్క్ ఏమిటి ఆ కంపోనెంట్స్ యొక్క ఇన్లెట్ మరియు అవుట్లెట్ ఫ్లో లోని ఎంథాల్పీ చేంజ్ సరఫరా చేయబడిన ఎనర్జీ మరియు సిస్టం చేసిన వర్క్ ఆధారంగా ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ను వ్రాయవచ్చు ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ మనం లెక్కించవచ్చు సిస్టం కు సరఫరా చేయబడిన హీట్ ఎనర్జీ మరియు సిస్టం చేసిన షాఫ్ట్ వర్క్ ని అందించినట్లయితే ఇన్లెట్ మరియు అవుట్లెట్ ఫ్లో ల వద్ద ఎనర్జీ ఎంథాల్పీ చేంజ్ తెలుసుకోవచ్చు కాన్స్టాంట్ వాల్యూమ్ వద్ద లిక్విడ్ మరియు సాలిడ్ యొక్క స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఒకదానికొకటి సమానంగా ఉంటుందని మాకు తెలుసు అంటేCvCp ఎందుకంటే అనేది ఫ్లో వర్క్ అందువల్ల ఎంథాల్పీ యొక్క సంబంధం నుండి Hఇంటర్నల్ ఎనర్జీప్రెజర్ మరియు వాల్యూమ్ యొక్క ప్రోడక్ట్ అప్పుడు మనం ఇలా వ్రాయవచ్చు ఇక్కడ ఎథాల్పీ యొక్క చేంజ్ రేటు రెస్పెక్ట్ టు టైం తో ఫ్లో యొక్క చేంజ్ తో పాటు ఇంటర్నల్ ఎనర్జీ యొక్క చేంజ్ రేటుకు సమానం మేము క్రింద ఇచ్చిన విధంగా పొందుతాము అంటే ఫ్లో వర్క్ లేకపోతే ఎంథాల్పీ చేంజ్ రెస్పెక్ట్ టు టైం తో ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్కు సమానం అంటే ddt 0 హీట్ చేయబడిన క్లోస్డ్ సిస్టం కు ఇప్పుడు ఒక ఉదాహరణ చేద్దాం ఒక పాన్ 30 డిగ్రీల సెల్సియస్ వద్ద 5 లీటర్ నీటిని కలిగి ఉందని అనుకుందాం ఇది స్లైడ్లో చూపిన విధంగా ఎలక్ట్రిక్ హీటర్పై ఉంచబడుతుంది సిస్టం కు హీటర్ సరఫరా చేసే హీట్ Q ఇది సెకనుకు 2500 జూల్స్ నీటిని బాయిల్ చేయడానికి ఈ హీట్ సరఫరా చేయబడుతుంది నీరు ఏ సమయంలో బాయిలింగ్ మొదలవుతుందో మీరు తెలుసుకోవాలి అన్ స్టడీ స్టేట్ ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వెషన్ ఆధారంగా మీరు ఈ సమస్యను పరిష్కరించవచ్చు ఈ సందర్భంలో మీరు ఈ నీటిని 100 డిగ్రీల సెల్సియస్ వద్ద బాయిల్ చేస్తున్నారు మీరు నీటి సాధారణ బాయిలింగ్ పాయింట్ తెలుసుకోవాలి నీటికి బదులుగా ఇతర లిక్విడ్ లు ఉంటే మీరు ఆ లిక్విడ్ బాయిలింగ్ పాయింట్ ను పరిగణించాలి ఈ అన్ స్టడీ స్టేట్ ఆపరేషన్ యొక్క జనరల్ ఎనర్జీ బాలన్స్ ఈక్వెషన్ ని ఇక్కడ వ్రాయవచ్చు ఇది ఇన్లెట్ వద్ద స్పెసిఫిక్ ఎంథాల్పీ ఎందుకంటే మేము ను అవుట్లెట్ కండిషన్ వద్ద ఉపయోగిస్తున్నాముఈ పాన్లో సిస్టం కు సరఫరా చేయబడిన హీట్ రేటు సిస్టమ్ షాఫ్ట్ వర్క్ గా చేసిన వర్క్ R ఇప్పుడు పాన్ బ్యాచ్ సిస్టమ్ ఈ సందర్భంలో ఇన్లెట్ మరియు అవుట్లెట్ మాస్ ఫ్లో రేట్లు సున్నాకి సమానం ఇన్లెట్ మరియు అవుట్లెట్ కండిషన్ వద్ద ఫ్లో లేదు అలాంటప్పుడు మాకు షాఫ్ట్ వర్క్ అవసరం లేదు మేము షాఫ్ట్ వర్క్ ని వ్రాయలేము కాబట్టి సున్నాకి సమానం మరియు లిక్విడ్స్ మరియు ఘనపదార్థాలకు CvCp అని మనకు తెలుసు కాబట్టి జనరల్ బ్యాలెన్స్ ఈక్వెషన్ ని అని వ్రాయవచ్చు ఇది కి సమానం మేము ని తొలగించగలము మరియు ఈ ఇన్లెట్ ఎంథాల్పీ మరియు అవుట్లెట్ ఎంథాల్పీని కూడా తొలగించవచ్చు ఇది బ్యాచ్ ప్రాసెస్ కాబట్టి ఇన్లెట్ మరియు అవుట్లెట్ వద్ద ఫ్లో లేదు దీని నుండి మనం d వ్రాయవచ్చు ఇది ప్రాథమికంగా ఇంటర్నల్ ఎనర్జీ ఇది ddt అది కి సమానం ఇప్పుడు మనం m వ్రాయవచ్చు అది ప్రాథమికంగా ρV మనం ఈ ఎనర్జీ బాలన్స్ ఈక్వెషన్ నుండి dTdt వ్రాయవచ్చు అది కి సమానం Cp మరియు Cv రెండూ ఒకటే మనం ఇక్కడ Cv బదులుగా Cp రాయవచ్చు ఈ ఎనర్జీ బాలన్స్ ఈక్వెషన్ ప్రకారం మనం ఈ తుది ఈక్వెషన్ ని పొందవచ్చు మేము ఈ ఈక్వెషన్ యొక్క విశ్లేషణాత్మక పరిష్కారాన్ని చేస్తే ఆ తరువాత మనం దీనిని వ్రాయవచ్చు V అనేది సిస్టం యొక్క వాల్యూమ్ ఇక్కడ t సమయం దీని నుండి మనం బాయిలింగ్ పాయింట్ వద్ద టెంపరేచర్ ను ఒక సర్టెన్ సమయం వరకు లెక్కించవచ్చు టెంపరేచర్ 100 డిగ్రీల సెల్సియస్ అని మనకు తెలుసు కాబట్టి ఈ నీటిని 100 డిగ్రీల సెల్సియస్ వద్ద బాయిల్ చేయాలి ఇక్కడ T2 100 డిగ్రీల సెల్సియస్కు సమానం అయితే ఈ ప్రారంభ టెంపరేచర్ 30 డిగ్రీల సెల్సియస్ అలాంటప్పుడు మీరు T2 ను 100 డిగ్రీల సెల్సియస్ వద్ద సబ్స్టిట్యూట్ చేసిన తరువాత ఈ t ని తెలుసుకోవచ్చు మీకు ఇవ్వబడింది ఈ హీటర్ ద్వారా సిస్టం కు సరఫరా చేయబడిన హీట్ ఎనర్జీ ఎంత ఇది సెకనుకు 2500 జూల్ మరియు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కూడా మీకు ఇవ్వబడుతుంది మేము T2100 డిగ్రీల సెల్సియస్ను సబ్స్టిట్యూట్ చేస్తే A2500 జూల్స్ సెకనుకు మరియు నీటి యొక్క స్పెసిఫిక్ ఎనర్జీ కెపాసిటీ Cp ఇది సెకనుకు 0 00418 కిలోజౌల్ అని అనుకుంటున్నాను గ్రాము డిగ్రీ సెల్సియస్కు 4 18 జూల్స్ రాయవచ్చు ఇది మీ Cp విలువ మరియు పాన్ వాల్యూమ్ V కి సమానం ఇది 5 0 లీటర్ మరియు నీటి డెన్సిటీ 1000 ఇది మీటర్ క్యూబ్కు 1000 కిలోలు అంటే ఇక్కడ ఇది కేవలం లీటరుకు 1000 గ్రాములు ఎందుకంటే 1000 గ్రాములు ఆపై మీటర్ క్యూబ్ అంటే 1000 లీటర్లు 1000 లు 1000 లు రద్దు చేయబడతాయి కాబట్టి చివరికి ఇది లీటరుకు 1000 గ్రాములు అవుతుంది అందువల్ల స్లైడ్లో ఇక్కడ చూపిన విధంగా ఈ విలువను మునుపటి ఎనర్జీ బాలన్స్ ఈక్వెషన్ లో సబ్స్టిట్యూట్ చేయవచ్చు అప్పుడు 100302500100x5x4 18t t చివరికి 668 8 కు సమానం ఇది సెకన్లలో ఉంటుంది ఇది 11 14 నిమిషాలు 14 నిమిషాలకు నీరు బాయిల్ అవ్వటం ప్రారంభమవుతుంది మరొక ఉదాహరణ చేద్దాం కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లో రియాక్షన్ లో కొన్నిసార్లు మీరు ఒక సర్టెన్ టెంపరేచర్ మరియు ప్రెజర్ వద్ద రియాక్షన్ ను అమలు చేయడానికి సొల్యూషన్ ను స్టిర్ చేయాల్సి ఉంటుందని మీకు తెలుసు ఇది కంటీన్యూస్ మోడ్లో జరిగితే ఒక ఫ్లో రేట్ ఉంటుంది అక్కడ స్ట్రీమ్ రియాక్టర్లోకి వెళుతుంది మరియు ఒక సర్టెన్ రేటు తో ప్రోడక్ట్ బయటకు వస్తుంది మరియు ఆ రియాక్షన్ కు ఒక టెంపరేచర్ మైంటైన్ చేయాలి ఈ సమస్యను పరిశీలిద్దాం ఈ ప్రక్రియ యొక్క సర్టెన్ వ్యక్తీకరణను తెలుసుకోవడానికి రియాక్టర్ లోపల ఈ ఎనర్జీ బాలన్స్ ను చేస్తాము దీని ఆధారంగా లిక్విడ్ కి ఒక సర్టెన్ టెంపరేచర్ లేదా టెంపరేచర్ చేంజ్ ప్రొఫైల్ ఈక్వెషన్ ని చేరుకోవడానికి అవసరమైన సమయాన్ని మీరు లెక్కించవచ్చు ఒక సేంద్రీయ లిక్విడ్ పరిశీలిద్దాం ఇది ఇనీషియల్ టెంపరేచర్ T0 డిగ్రీ సెల్సియస్ వద్ద స్టిర్ ట్యాంక్లో హీట్ చేయబడుతోంది T0 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ వద్ద గంటకు m1 కిలోల చొప్పున లిక్విడ్ ట్యాంక్లోకి ప్రవేశిస్తుంది ఈ రియాక్టర్ నుండి T టెంపరేచర్ వద్ద ఫ్లో బయటకు వస్తుంది ట్యాంక్ m1 కిలోల లిక్విడ్ కలిగి ఉంది ఇది ప్రారంభంలో T0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉంటుంది ట్యాంక్లో సబ్మెర్జ్డ్ కాయిల్స్లో Tstea డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ వద్ద వేపర్ ద్వారా హీట్ ని అందిస్తారు హీట్ ట్రాన్సఫర్ రేటు Q అనేది కొంత వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడుతుంది స్టిర్ ట్యాంక్ లోపల వేపర్ మరియు లిక్విడ్ మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ పై హీట్ ట్రాన్సఫర్ ఆధారపడి ఉంటుంది టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటే హీట్ ట్రాన్సఫర్ టెంపరేచర్ డిఫరెన్స్ పై ఆధారపడి ఉంటుంది మరియు ఈ ఆ హీట్ ట్రాన్సఫర్ టెంపరేచర్ డిఫరెన్స్ కు ప్రపోర్సినల్ గా ఉంటుంది ఆ టెంపరేచర్ డిఫరెన్స్ ఆధారంగా ఆ హీట్ ట్రాన్సఫర్ యొక్క ప్రొపోర్షనాలిటీ కాన్స్టాంట్ ని హీట్ ట్రాన్సఫర్ కోఎఫిసిఎంట్ అంటారు

ఈ కోర్సు ప్రారంభంలోనే ఇప్పటికే మా ఉపన్యాసాలలో వివరించాము ఇక్కడ రేటు ట్రాన్సఫర్ లేదా ట్రాన్సఫర్ ఈక్వెషన్ లేదా రేటు ప్రక్రియల గురించి చర్చిస్తున్నాము ఈ హీట్ ట్రాన్సఫర్ రేటు మాస్ ట్రాన్సఫర్ రేటు మరియు కొన్ని ఇతర లిక్విడ్ ఫ్లో రేటు వ్యవస్థలను వివరించాము దీని ప్రకారం హీట్ ట్రాన్సఫర్ రేటు ఈ వేపర్ యొక్క టెంపరేచర్ డిఫరెన్స్ కి మరియు ట్యాంక్ లోపల ఉన్న లిక్విడ్ కి ప్రపోర్సినల్ గా ఉంటుంది ఈ హీట్ రేటు టెంపరేచర్ డిఫరెన్స్ కి ప్రపోర్సినల్ గా ఉన్నందున ప్రపోర్శనాలిటీ కాన్స్టాంట్ హీట్ ట్రాన్సఫర్ కోఎఫిసిఎంట్ వలె పరిగణించబడుతుంది ఆ హీట్ ట్రాన్సఫర్ కోఎఫిసిఎంట్ ఇక్కడ h చే సూచించబడుతుంది యూనిట్లు జూల్ సెకండ్ డిగ్రీ సెల్సియస్ లిక్విడ్ యొక్క హీట్ కెపాసిటీ Cp మరియు ఆ స్టిరర్ యొక్క షాఫ్ట్ వర్క్ Ws వాట్ ఈ రేటుతో బబుల్ రియాక్టర్ లోపల లిక్విడ్ ని కదిలిస్తుంది ఈ సందర్భంలో మీరుT డిగ్రీ సెల్సియస్ వద్ద లిక్విడ్ టెంపరేచర్ చేరుకోవడానికి అవసరమైన సమయాన్ని తెలుసుకోగల తుది డిఫరెన్షియల్ ఈక్వెషన్ వ్రాయాలి టెంపరేచర్ ఈక్వెషన్ యొక్క తుది రూపాన్ని ఫంక్షన్ అఫ్ టైం గా వ్యక్తపరచండి ఈ సమస్యను ఇక్కడ పరిష్కరించుకుందాం అన్ స్టడీ స్టేట్ యొక్క జనరల్ ఎనర్జీ బాలన్స్ ఈక్వెషన్ ఆధారంగా మనం dUdt వ్రాయవచ్చు ఇది దీనికి సమానం ఈ ఈక్వెషన్ ని క్రమాన్ని మార్చడం ద్వారా మరియు వేరియబుల్స్ వేరు చేయడం ద్వారా మనం d ను వ్రాయగలము ఇది ప్రాథమికంగా dt సమయంతో ఇంటర్నల్ ఎనర్జీ లో చేంజ్ ఇన్లెట్ ఫ్లో రేటు సున్నా మేము హీట్ ట్రాన్సఫర్ యొక్క సర్టెన్ రేటుగా అవుట్పుట్ ఫ్లో రేటును వ్రాయవచ్చు ఇక్కడ ఇది mout కు సమానం ఇది ఇక్కడ m Cp మరియు టెంపరేచర్ డిఫరెన్స్ మరియు తరువాతసిస్టమ్కు సరఫరా చేయబడిన హీట్ ఎనర్జీ ఇది కేవలం ఇది dTdt ను వేరు చేసిన తరువాత ఈక్వెషన్ యొక్క చివరి రూపాన్ని సూచిస్తుంది ఇది దీనికి సమానం ఇది రేటు కాబట్టి మేము అక్కడ ఒక డాట్ ఇస్తున్నాము మరియు లిక్విడ్ యొక్క ప్రారంభ మాస్ xస్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ని mi తో విభజించాము ఇక్కడ మీరు Cv ను కూడా వ్రాయవచ్చు ఎందుకంటే Cv మరియుCp ఒక లిక్విడ్ కి సమానంగా ఉంటాయి ఇప్పుడు ఇంటిగ్రేషన్ తరువాత మనం ఏమి వ్రాయగలం ఇంటిగ్రేషన్ తరువాత మనం ఇలా వ్రాయవచ్చు T0 ఇనీషియల్ టెంపరేచర్ d అది t కి సమానం t అంటే సమయం ఇక్కడ a b మరియు d లను ఇక్కడకు తీసుకువచ్చాము ఇవి ఇంటెగ్రేషన్ ఈక్వెషన్ యొక్క కోఫిసియన్స్ ఇంటెగ్రేషన్ తరువాత ఈ విధంగా సింప్లిఫై చేసాము మేము దీనిని ఇలా నిర్వచించాము ఈ ఈక్వెషన్ లో a b c d ను సబ్స్టిట్యూట్ చేసిన తరువాత మీరు టెంపరేచర్ ఈక్వెషన్ యొక్క తుది రూపాన్ని ఫంక్షన్ అఫ్ టైం గా పొందవచ్చు ఈ ఇనీషియల్ మాస్ mi విలువ Cv విలువ హీట్ ట్రాన్సఫర్ కోఎఫిసిఎంట్ షాఫ్ట్ వర్క్ ఔట్లెట్ కండిషన్ వద్ద ఒక నిర్దిష్ట రేటుతో m మీకు తెలిస్తే ఒక సర్టెన్ సమయం లో టెంపరేచర్ ఏమిటో మనం సులభంగా తెలుసుకోవచ్చు ఈ అన్ స్టడీ స్టేట్ ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వెషన్ మరో ఉదాహరణ చేద్దాం ఇక్కడ నీటిలో 50 కిలోలు లేదా 48 గ్లిసరాల్ లిక్విడ్ ని వేడి చేయడానికి ఒక అడియాబాటిక్ స్టైర్ ట్యాంక్ ఉపయోగించబడుతుంది మాస్ హీట్ కెపాసిటీ 3 54 జూల్గ్రామ్ డిగ్రీ సెల్సియస్ మరియు ఎలక్ట్రికల్ కాయిల్ 3 కిలోజూల్సెకను ఎనర్జీ ని ట్యాంకుకు అందిస్తుంది కాయిల్ ద్వారా పంపిణీ చేయబడిన 90 ఎనర్జీ వెస్సెల్ లను హీట్ చేయడానికి వెళుతుంది మరియు మిగిలిన 10 వాతావరణంలో కోల్పోతుంది ఆ స్టిరర్ను తిప్పడానికి అవసరమైన షాఫ్ట్ వర్క్ 600 వాట్ గ్లిసరాల్ లిక్విడ్ ప్రారంభంలో 15 డిగ్రీలసెల్సియస్ వద్ద ఉంటుంది 90 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ చేరుకోవడానికి సొల్యూషన్ కి ఎంత సమయం పడుతుందో మీరు కనుగొనాలి ఇక్కడ ఆసక్తికరంగా mi విలువ ఇవ్వబడింది ప్రారంభ విలువ 50 కిలోలు మరియు 15 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ కూడా ఇవ్వబడుతుంది లిక్విడ్ ని హీట్ చేయడానికి అవసరమైన షాఫ్ట్ వర్క్ అంటే 3 కిలోజౌల్సెకను ఇవ్వబడుతుంది ఇది సిస్టంకు సరఫరా చేయబడిన హీట్ మొత్తం ఇక్కడ 90 వినియోగించబడుతుంది మరియు ఇతర 10 నష్టపోతాయి ఈ స్థితిలో మీరు 90 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవాలి మళ్ళీ దీన్ని జనరల్ ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వెషన్ తో చేస్తాము జనరల్ ఎనర్జీ బాలన్స్ ఈక్వెషన్ ఏమిటి ఈ విషయంలో ఫ్లో లేనందున ఈ ఇన్లెట్ మరియు అవుట్లెట్ ఫ్లో లు నిర్లక్ష్యం చేయబడతాయని మాకు తెలుసు ఇది బ్యాచ్ వారీ ప్రాసెస్ కాబట్టి మనం ఈ ఈక్వెషన్ ని ఇక్కడ వ్రాయవచ్చు ఇది దీనినిసూచిస్తుంది ఈ సందర్భంలో Qnet అనేది 90 డిగ్రీల సెల్సియస్కు లిక్విడ్ ని హీట్ చేయడానికి సరఫరా చేయబడిన నెట్ ఎనర్జీ Qne అది లిక్విడ్ లోకి ప్రవేశిస్తుందిపరిసరాలలో కోల్పోయిన హీట్ ఎనర్జీ సిస్టమ్ అడియాబాటిక్ అంటే హీట్ ఎనర్జీ కోల్పోదు దాని నుండి చుట్టుపక్కల ప్రాంతాలకు వెళుతుంది చుట్టుపక్కల సున్నా కాబట్టి net సొల్యూషన్ లోకి ప్రవేశిస్తుందని మేము చెప్పగలం ఉపయోగించిన వాటిలో 90 సొల్యూషన్ కి జోడించబడతాయి

ఇక్కడ ఇది supp0 90 కు సమానం ఇది 3 00 90 కాబట్టి ఇది 2 7 కిలోజౌల్స్సెకను ఈ నెట్ హీట్ లిక్విడ్ ని 90 డిగ్రీల సెల్సియస్కు హీట్ చేయడానికి సరఫరా చేయబడుతుంది ఇప్పుడు మనం ఈ విలువను సబ్స్టిట్యూట్ చేస్తే మనం dTdt పొందవచ్చు అది 27కిలో జూల్ కి సమానం ఇది కిలో జూల్ కాబట్టి మేము దానిని జూల్స్ గా మార్చవచ్చు ఇక్కడ 2700 Ws Ws ఇక్కడ 600 కాబట్టి మేము ఈ ఈక్వెషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము కాబట్టి mi తో విభజిస్తే అది 50000 ఇది 50 కిలోలు నేను చెప్పింది నిజమేనా ఇది mi కాబట్టి 50000 గ్రాముల x Cp Cp విలువ ఏమిటి ఇది 3 54 జూల్గ్రామ్డిగ్రీ సెల్సియస్ కాబట్టి చివరకు అది 0 012 గా వస్తోంది దీని నుండి మనం T T0 ఇలా వ్రాయవచ్చు ఇది 0 012t tT-T00 012 కు సమానం ఇది 90 డిగ్రీల సెల్సియస్ మీ తుది టెంపరేచర్ 50 డిగ్రీల సెల్సియస్ ఇనీషియల్ టెంపరేచర్ తర్వాత 0 012 తో భాగిస్తుంది ఇది 6321 0 గా వస్తుంది ఇది సెకన్లలో వస్తోంది కాబట్టి చివరకు 90 డిగ్రీల సెల్సియస్ వద్ద లిక్విడ్ యొక్క టెంపరేచర్ చేరుకోవడానికి అవసరమైన సమయం 6321 సెకన్లు ఇది 1 76 గంటలకు సమానం కాబట్టి లిక్విడ్ టెంపరేచర్ ను 90 డిగ్రీల సెల్సియస్కి చేరుకోవడానికి 1 76 గంటల సమయం పడుతుంది కాబట్టి అన్ స్టడీ స్టేట్ ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వెషన్ ని అర్థం చేసుకోవడానికి మరియు ఆ ఈక్వెషన్ లను సాధారణ రూపంలో కూడా ఎలా పరిష్కరించాలో అర్థం చేసుకోవడానికి మేము వేర్వేరు ఉదాహరణలు ఇచ్చాము మరియు మేము కొన్ని సంఖ్యా ఉదాహరణలను కూడా ఇచ్చాము కాబట్టి మీరు ఎనర్జీ బాలన్స్ ను మరియు దానిని కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లకు ఎలా అన్వయించాలో అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను నేను మరింత ముందుకు వెళ్లి పాఠ్యపుస్తకంలో ఇచ్చిన కొన్ని సమస్యలను పరిష్కరించమని సూచిస్తున్నాను కాబట్టి ఈ భావనను అర్థం చేసుకోవడం సులభం అవుతుంది మరియు ఇది మీకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది తరువాతి లెక్చర్ లో మేము కంప్యూటర్ టెక్నిక్స్ యొక్క మరొక మాడ్యూల్ ప్రారంభించడానికి ప్రయత్నిస్తాము మరియు దాని ఆధారంగా మేము డిగ్రీ అఫ్ ఫ్రీడమ్ మరియుప్రాసెస్ ల విశ్లేషణ గురించి చర్చిస్తాము మీరు ఈ లెక్చర్ కి హాజరైనందుకు థాంక్స్